మునుపటి ఉపన్యాసంలో మేము మెటీరియల్ వేవ్స్ కోసం తరంగ సమీకరణాన్ని పరిచయం చేసాము మరియు ఇది ష్రోడింగర్ సమీకరణం 22m నేను 3 డైమెన్షనల్ పరంగా వ్రాస్తున్నాను ψxyz Vxyz ψxyz Eψxyz వ్రాస్తున్నాను మరియు సరిహద్దు పరిస్థితులతో అది మాకు ఐగెన్ ఫంక్షన్ని అందించిందని మేము చూశాము కాబట్టి నేను ఇప్పుడు En సబ్స్క్రిప్ట్గా ఉంచబోతున్నాను కాబట్టి ఇది 1d లో ఎనర్జీ Enకి సంబంధించిన ఐగెన్ ఫంక్షన్ n ఉందని సూచిస్తుంది ఈ సమీకరణం 22md2xdx2Eψ మరియు మళ్లీ నేను ఐగెన్ ఫంక్షన్ ఉందని సూచించడానికి ఆ n ని ఉంచబోతున్నాను ఇది ఆ ఐగెన్ విలువలు En కోసం సరిహద్దు పరిస్థితులను సంతృప్తిపరుస్తుంది కాబట్టి ఇది ఒక డైమెన్షనల్ లో బాక్స్ లో సమస్య కి ఆచరణాత్మకంగా మీరు పరిష్కరించే సమీకరణం మరియు ఎనర్జీ ఐగెన్ విలువలు పాత క్వాంటం సిద్ధాంతం ద్వారా అందించబడిన వాటికి సమానంగా ఉన్నాయని కనుగొన్నారు ఈ సమీకరణం సరిహద్దు పరిస్థితులతో పరిష్కరించబడుతుంది మరియు ఐగెన్ ఎనర్జీని మరియు ఐగెన్ ఫంక్షన్లను ఇస్తుంది ఇది క్వాంటం సమస్యను చూడడానికి పూర్తిగా కొత్త మార్గం నేను తరంగ సమీకరణాన్ని పరిష్కరిస్తున్నాను మరియు ఐగెన్ విలువలు మరియు ఐగెన్ ఎనర్జీ ద్వారా నేను నా సమాధానాలను పొందుతున్నాను మరియు మేము ఇంకా psiని అర్థం చేసుకోలేదు అయితే ఈ ఉపన్యాసంలో ఈ సమీకరణాన్ని పరిష్కరిద్దాం మనకు ఇప్పటికే సమాధానం తెలిసిన మరొక డైమెన్షనల్ సమస్య కోసం ఇది ఒక సాధారణ హార్మోనిక్ ఆసిలేటర్ దీని కోసం ఒక కణం పొటెన్షియల్లో కదులుతుంది సంభావ్యత x 0 చుట్టూ కేంద్రీకృతమై ఉందని చూద్దాం కాబట్టి m ద్రవ్యరాశి కణానికి ఇవ్వబడిన సంభావ్యత 12m2x2 మరియు దీని కోసం తరంగ సమీకరణం లేదా ష్రోడింగర్ సమీకరణం 22md2dx2 12m2x2Eψ అవుతుంది మరియు ఈ సమీకరణాన్ని సరిహద్దు షరతు తో పరిష్కరించాలి ఇక్కడ సరిహద్దు షరతు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఎనర్జీ E గల కణాన్ని తీసుకున్నాను అనుకుందాం ఇది ఎక్కడికైనా వెళ్ళవచ్చు మరియు వేవ్ పరిమిత పొటెన్షియల్స్ ప్రాంతం గుండా కూడా చొచ్చుకుపోవడాన్ని మీరు చూస్తారు కాబట్టి ψ x → 0 అయి ఉండాలి ఇది ఒక సరిహద్దు షరతు ఎందుకంటే మూలంఆరిజిన్ నుండి చాలా దూరంగా ఉన్నందున నేను కణాన్ని కనుగొనే అవకాశం లేదు మరియు వేవ్ ఫంక్షన్ అక్కడ మాయమైపోవాలి ఈ ఈక్వేషన్ మనం ఎలా పరిష్కరిద్దామో చూద్దాము కాబట్టి ముందుగా మనం చాలా పెద్ద విలువ ప్లస్ లేదా మైనస్ ఇన్ఫినిటీకి విస్తరించినప్పుడు ψ యొక్క ప్రవర్తనను చూద్దాం నేను 22md2dx2 12m2x2x ని కలిగి ఉంటాను x → కాబట్టి m2x2 పదం చాలా పెద్దదిగా మారుతుంది మరియు d2dx2 కూడా చాలా పెద్దదిగా మారవచ్చు కాబట్టి E అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నేను దీన్ని సుమారుగా 0 అని వ్రాయగలను అది నాకు అసిమ్ప్టోటిక్ సొల్యూషన్లను ఇస్తుంది ఇది నిజమైన పరిష్కారం కాదు x ప్లస్ లేదా మైనస్ ఇన్ఫినిటీకి వెళ్లినప్పుడు ఇప్పుడు మనం దీనిని పరిష్కరిద్దాం కాబట్టి నా దగ్గర x → ఉంది 22md2dx2 12m2x2x0 లేదా నేను d2dx2 m22x2x0 అని వ్రాయగలను ఈ పరిమితిలో నిజమైన పరిష్కారంపై మాత్రమే మాకు ఆసక్తి ఉన్నందున నేను x2 కంటే చిన్న పదాలను విస్మరించబోతున్నాను కాబట్టి నేను ఆ పరిమిత హక్కులలో x ని కొన్ని స్థిరమైన e mω2ℏx2 గా చేయగలను ఇది ఎలా పని చేస్తుంది కాబట్టి నేను dψdx తీసుకుంటే ఇది A mωxe mω2ℏx2 కి సమానంగా ఉంటుంది మరియు నేను ఇప్పుడు రెండవ డెరివేటివ్ d2dx2 తీసుకుంటే అవి Amω2x2e mω2ℏx2 Amωe mω2ℏx2గా వస్తాయి అందుకే మీరు ఈ డిఫరెన్షియేషన్ చేయడం ద్వారా దీన్ని సులభంగా తనిఖీ చేయవచ్చు మరియు ఇది అనంతం వరకు విస్తరించే పరిమితిలో నేను సుమారుగా Amω2x2e mω2ℏx2 అని వ్రాయగలను మరియు ఇది సమీకరణంలోని ఇతర పదాన్ని రద్దు చేస్తుందని మీరు చూడవచ్చు కనుక ఇది సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి ఇది స్వయంగా పరిష్కారం కావచ్చు కానీ ప్రస్తుతం మనం కనుగొన్నది ఏమిటంటే ψ x → A e mω 2ℏ x2 ఇప్పుడు అసలు ష్రోడింగర్ సమీకరణంలోని అసలు సమీకరణంలో దీనిని భర్తీ చేసి సమాధానం ఏమిటో చూద్దాం కాబట్టి నేను దీన్ని అసలు ష్రోడింగర్ సమీకరణంలో ఉంచినట్లయితే ఏది 22m d2dx2 12m2x2 ఇక్కడ ఇక్కడ ψ అనేది d2dx2 అప్పుడు ఇది 22m అని నేను కనుగొన్నాను మరియు ఇది వాటి స్థిరాంకం A mω2x2x Amωx12m2x2Aψ కి సమానం అని మేము కనుగొన్నాము నిజానికి కొన్ని ఈ A కూడా ఉండకూడదు కాబట్టి నేను దీన్ని తొలగించగలను నేను Ae mω2ℏx2 అని వ్రాయగలను కాబట్టి నేను 12m2x2xℏω2x12m2x2 పొందాను మరియు నేను ఈ 2 పదాలను రద్దు చేస్తున్నాను కాబట్టి ℏω2x ని పొందుతాను ఈ వేవ్ ఫంక్షన్ xAe mω2ℏx2 → 0కి వెళుతుంది కాబట్టి x → కి వెళుతుంది మరియు నేను ఈ సమీకరణంలో ఉంచినప్పుడు మీకు స్థిరమైన పదం రెట్లు x ని ఇచ్చే సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి నేను మీకు చూపించినది ఏమిటంటే ష్రోడింగర్ సమీకరణం d2dx2 12m2x2xEψx ఒక సాధారణ హార్మోనిక్ ఆసిలేటర్ పొటెన్షియల్లోని ఒక కణం కోసం ష్రోడింగర్ సమీకరణం నేను ψ ని Ae mω2ℏx2 గా తీసుకుని సమీకరణంలో దీన్ని ప్రతిక్షేపణ చేస్తాము కాబట్టి ఎడమ వైపు నాకు ℏω2Ae mω2ℏx2అంటే ఇది కూడా ψ Ae mω2ℏx2అనేది ఐగెన్ ఫంక్షన్ ఎందుకంటే ఇది ఐగెన్ విలువ En ℏω2 తో సరిహద్దు షరతులను సంతృప్తిపరుస్తుంది హైసెన్బర్గ్ యొక్క క్వాంటం మెకానిక్స్ సూత్రీకరణలో అత్యల్ప ఎనర్జీ కూడా ℏω2 అని గుర్తుంచుకోండి కాబట్టి ఇది అత్యల్ప ఎనర్జీ ఐగెన్ స్థితి అత్యల్ప ఎనర్జీ ఐగెన్ ఫంక్షన్ను సూచిస్తుంది మరియు మీరు దీన్ని ప్లాట్ చేస్తే ఈ ఫంక్షన్ ఎలా కనిపిస్తుంది ఇది మధ్యలో గరిష్టంగా ఉంటుంది మరియు ఆపై e x2 గా తగ్గుతుంది కాబట్టి ఇది ψ నేను x కి వ్యతిరేకంగా ప్లాట్ చేసాను దీనికి కనీస సంఖ్య లేదా సాధ్యమయ్యే అతిపెద్ద తరంగదైర్ఘ్యం ఉందని మీరు చూడవచ్చు మరియు అందువల్ల ఇది నిజంగా అత్యల్ప ఎనర్జీ వ్యవస్థ అని నా ఉద్దేశ్యం ఇతర ఐగెన్ స్టేట్ల గురించి చాలా గుణాత్మక మార్గం మీకు తెలుసని నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు మనం ψ fe mω2ℏx2 అని వ్రాయడం ద్వారా కూడా ఉత్పత్తి చేయవచ్చు ఇక్కడ x → ±∞ సందర్భంలో f అనేది emω2ℏx2 కంటే వేగంగా పెరగకూడదు ఒకవేళ x వేగంగా పెరిగితే అప్పుడు x → ±∞ సందర్భంలో వేవ్ ఫంక్షన్ 0 కి వెళ్లదు కాబట్టి f వేగంగా పెరగకూడదు నిజానికి నేను చేయబోయేది f ని పరిమిత బహుపది వలె f కొంత స్థిరమైన Cn xn మరియు ఏమి జరుగుతుందో చూడండి కాబట్టి ఇప్పుడు మనం మొదట f x కాబట్టి సంబంధితψ స్థిరాంకం Axe mω2ℏx2 అవుతుంది ఆపై సంబంధిత ψ' dψdx Ae mω2ℏx2 Amωx2e mω2ℏx2 కి సమానం దాని డబుల్ డెరివేటివ్ తీసుకుందాం కాబట్టి d2dx2 అంటే ψ అనేది Amωxe mω2ℏx2 కి సమానం అవుతుంది నేను రెండవ పదాన్ని కూడా డిఫరెన్షియేట్ చేస్తే అది నాకు x పదాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి 3Amωx ఇది మరియు తదుపరి పదం అవుతుంది నేను స్క్రోడింగర్ సమీకరణంలో వీటన్నింటిని ప్రతిక్షేపణ చేసినప్పుడు నాకు మైనస్ మైనస్ ప్లస్ Amω2x3e mω2ℏx2 నేను ఈ క్రింది విధంగా పొందబోతున్నాను కాబట్టి ష్రోడింగర్ సమీకరణం 22m12m2x2Eψ మరియు నేను దీనిని ప్రతిక్షేపణ చేయబోతున్నాను కాబట్టి నేను లోపల 22m పొందుతాను నేను మైనస్ పొందబోతున్నాను 3Amωxe mω2ℏx2Amω2x3e mω2ℏx212m2x2Ae mω2ℏx2 మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పదం ఈ పదంతో రద్దు చేయబడుతుందని మీరు గమనించవచ్చు మీరు 22m మీతో గుణించినప్పుడు మరియు మీరు పొందేది 3ℏω2Axe mω2ℏx2 కి సమానం కానీ 3ℏω2 కాబట్టి ఇది వేవ్ ఫంక్షన్ స్థిరమైన పదం మళ్లీ కనుగొనండి మరియు ఇది కూడా ఐగెన్ విలువ మరియు ఇది సంబంధిత వేవ్ ఫంక్షన్ ఇది ఎలా కనిపిస్తుంది కాబట్టి నేను ఈ పొటెన్షియల్ను చూస్తే ఈ కొత్త వేవ్ ఫంక్షన్ మూలంఆరిజిన్ వద్ద 0 ఉంది అది పైకి వెళ్లి మరోవైపు క్రిందికి వస్తుంది అది క్రిందికి వస్తుంది మరియు ఇలా ఉంటుంది ఇది xe mω2ℏx2 మరియు ఈ విధంగా కనిపించే గ్రౌండ్ స్టేట్ వేవ్ ఫంక్షన్తో సరిపోల్చండి ఇది మరింత పెద్దదిగా ఉందని మరియు చిన్నదిగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి దానికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ కాబట్టి వాస్తవానికి ఇది అధిక ఎనర్జీ ని కలిగి ఉంటుంది మీరు అధిక మరియు అధిక ఎనర్జీలకు వెళుతున్నప్పుడు ఇవి వేవ్ ఫంక్షన్గా మారుతాయని మీరు చూపవచ్చు కాబట్టి సాధారణంగా మరింత ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను ψ fxe mω2ℏx2 కి సమానం అని వ్రాసి ఉత్పన్నం చేయగలను f కోసం ఒక సమీకరణం నేను అసైన్మెంట్లో ఇస్తాను ఆపై f Cnxn అని వ్రాసి 2 వైపులా ఉన్న పరిస్థితులను సరిపోల్చడం ద్వారా C ns కోసం పరిష్కరిస్తాను మరియు మీరు దానిని చేసినప్పుడు మీరు కనుగొన్నది f అనేది సరి లేదా బేసి అవుతుంది కాబట్టి మీరు fn కోసం ఒక సమీకరణాన్ని పొందారు మరియు f సరి లేదా బేసి ఫంక్షన్లు అని కనుగొనండి మరియు ఎనర్జీలు n12ℏω గా ఉంటాయి ఇది మేము క్వాంటం మెకానిక్స్ యొక్క హైసెన్బర్గ్ సూత్రీకరణలో కనుగొన్నది ఇదే కాబట్టి తరంగ సమీకరణం నాకు ఇప్పటికే తెలిసిన E ℏω ఫలితాలను అందించిన మరొక ఉదాహరణ ఇది అయితే తగిన సరిహద్దు పరిస్థితులతో తరంగ సమీకరణాన్ని పరిష్కరించడం ద్వారా చాలా భిన్నమైన విధానం ద్వారా సమాధానం వస్తుంది 2 విధానాలు సమానమా హైసెన్బర్గ్ మరియు ష్రోడింగర్ సూత్రీకరణ సమానమైనదా సూత్రీకరణ కేవలం 2 విభిన్న మార్గాల్లో వ్రాయబడుతుందా ఇది వచ్చే వారం అన్వేషించబడుతుంది మేము ఇప్పుడు ష్రోడింగర్ సమీకరణం అని పిలువబడే ఒక ప్రాథమిక సమీకరణాన్ని కనుగొన్నాము ఇది మనం పరిష్కరించిన సందర్భాలలో సిద్ధాంతాల ద్వారా అదే సమాధానాలను ఇస్తుంది కాబట్టి ఇది క్వాంటం మెకానిక్స్ యొక్క ప్రాథమిక సమీకరణం